అందరికీ నమస్కారం మనం మేనేజింగ్ సర్వీసెస్ సమకాలీన సమస్యల పై చర్చ లో 5 వ వారంలో ఉన్నాము నేను నిన్న ముగించిన చోటు నుండి కొనసాగిస్తాను మనం పొజిషనింగ్ సెగ్మెంటేషన్ టార్గెటింగ్ మరియు పొజిషనింగ్ కస్టమర్లు ఇష్టపడే విలువ ప్రతిపాదనను సృష్టించడం గురించి చర్చిస్తున్నాము మనం నిన్న ఈ ప్రత్యేక రేఖాచిత్రాన్ని గురించి చర్చిస్తున్నాము ఎందుకంటే ఇది మొత్తం పొజిషనింగ్ భావనతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది దీని అర్థం ప్రాథమికంగా ఒక నిర్దిష్ట వినియోగదారుల సమూహానికి విలువల సమితిని సృష్టించడం అందువల్ల పొజిషనింగ్ కు విభజన మార్కెట్ విభజన కస్టమర్ గుర్తింపు వ్యక్తిత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడం కస్టమర్ల ప్రవర్తన మరియు వాటి కోసం విలువ ప్రతిపాదనల యొక్క ఆకర్షణీయమైన ప్యాకేజీని సృష్టించడం వంటివి చాలా దగ్గరగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన చాలా అద్భుతమైన సేవలు తరచుగా ఈ క్వాడ్రంట్లో ప్రారంభమవుతాయి వీటిని మేము పూర్తిగా కేంద్రీకరించాము అంటే సేవా ప్యాకేజీ ఇది ఒక నిర్దిష్ట ప్యాకేజీతో ఒక నిర్దిష్ట మార్కెట్ విభాగంలో కేంద్రీకృతమైన సేవా ప్యాకేజ్ మనం నిన్న దీని గురించి చర్చించాము మనం నిన్న చర్చించినట్లుగా అరవింద్ ఐ కేర్ హాస్పిటల్ దక్షిణ భారతదేశంలో కంటి సంరక్షణ కేంద్రంగా మదురైలో దారిద్య రేఖ దిగువన ఉన్న వినియోగదారుల కోసం ఆర్థికంగా వెనుకబడిన వినియోగదారుల కోసం ప్రారంభించారు కాబట్టి ఇది భౌగోళికం చాలా కేంద్రీకృతమై ఉంది లక్ష్య విఫణి చాలా స్పష్టంగా గుర్తించబడింది మరియు కంటిశుక్ల చికిత్స సేవలని అందించారు కంటిశుక్లం చికిత్స రోగులకు శస్త్ర చికిత్స వారి లెన్స్లు అనగా రెటీనా లెన్సులు కాల్సిఫికేషన్ కారణంగా వారికి దృష్టి బలహీనమవుతుంది దీనినే కంటిశుక్లం అంటారు వారు ప్రక్రియలను సృష్టించారు వారు ఈ మార్కెట్ ఫోకస్ మరియు సేవా ఫోకస్ ఆధారంగా ఉద్యోగుల సామర్థ్యాన్ని సృష్టించారు వారు స్థాపించిన తర్వాత మరియు వారు నిర్దిష్ట సేవా ప్యాకేజీ యొక్క ప్రత్యేకమైన కళ మరియు విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యం పొందిన తర్వాత వారికి విభిన్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి మనం నిన్న కూడా చర్చించాము భోజోహోరి మన్నా అనే ఆధునిక వాతావరణంలో అందించే ప్రత్యేకమైన అధిక నాణ్యత గల బెంగాలీ వంటకాలు ఇవి ఆధునిక సౌకర్యాలలో ఆధునిక వాతావరణంలో సాంప్రదాయ ఆహారం అందిస్తుంది భోజోహోరి మన్నా మరియు అదేవిధంగా మొఘలై ఆహారం కోసం ఢిల్లీలో చాలా ప్రసిద్ధ స్థాపించిన కరీమ్స్ వంటి ఉదాహరణలు ఉన్నాయని మనం చర్చించాము వారు పాత ఢిల్లీలో ప్రారంభించారు వారు చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఇప్పుడు వారికి దక్షిణ ఢిల్లీలో మరొక శాఖ ఉంది డెలివరీ కోసం కొన్ని చిన్న అవుట్లెట్లు ఉన్నాయి కానీ అవి ప్రాథమికంగా ఢిల్లీలో దృష్టి కేంద్రీకరించాయి మరోవైపు ఢిల్లీలో సాగర్ అనే చాలా ప్రసిద్ధ దక్షిణ భారత రెస్టారెంట్ ఉంది వారు దక్షిణ ఢిల్లీలో ఒక చిన్న స్థాపనలో ప్రారంభించారు కానీ వారు చేస్తున్న పని చాలా మంచిగా ఉంది వారు తమ పెద్ద పోటీదారులను స్వాధీనం చేసుకోగలిగారు మరియు నేడు వారు ఢిల్లీ వ్యాప్తంగా ఉత్తర భారతదేశం వ్యాప్తంగా భారతదేశంలోని అనేక ఇతర నగరాలు మరియు విదేశాలలో కూడా శాఖలు కలిగి ఉన్నారు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ రోజు అరవింద్ వంటి వారు కాలక్రమేణా ఒక నిర్దిష్ట మార్కెట్ విభాగంపై దృష్టి పెట్టడం వ్యాపారాలు పూర్తిగా కేంద్రీకృతమై సేవా వ్యాపారాలు ఒక నిర్దిష్ట సేవపై దృష్టి సారిస్తారు వారు అదే మార్కెట్ పై నిరంతరం దృష్టి సారిస్తూనే ఉన్నారు అందువల్ల వారు అందించిన సేవ మార్కెట్లు సంఖ్య అదే విధంగా ఉంది అవి ప్రధానంగా అణగారినవారికి సేవ చేయాలనే వారి లక్ష్యానికి చాలా నిజం ఆర్థికంగా వెనకబడిన వినియోగదారుల విభజనకు అధిక నాణ్యత గల ప్రపంచ ప్రామాణిక కంటి సంరక్షణ సేవతో సేవలు అందిస్తున్నాయి కానీ వారు ఇప్పుడు కలిగి ఉన్న కంటి సంరక్షణతో వారికి కంటిశుక్లం ఉంది ఇది వారి అసలు సేవ కంటిశుక్లం ఆపరేషన్ కానీ వారు ఇతర సంక్లిష్ట కంటి వ్యాధులైన డయాబెటిక్ రెటినోపతి కోసం గ్లాకోమాకు మాక్యులార్ డీజెనరేషన్ వివిధ రకాల ఇతర కంటి చికిత్సలను చేర్చారు వాస్తవానికి అవి ఇతర వైద్య రంగాలలోకి రావడం లేదు కానీ ఇప్పుడు ఆ డొమైన్లో వారి నుండి అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి కానీ ఒక విధంగా అరవింద్ అరవింద్ ఈ రోజు అదే మార్కెట్ కానీ చాలా సేవలకు మారారు మరోవైపు భోజోహోరి మన్నా లేదా సిసిడి స్టార్బక్స్ వంటి చాలా ప్రసిద్ధ సేవా కేంద్రాలు సేవలపై దృష్టి సారించాయి కాబట్టి భోజోహోరి మన్నా బెంగాలీ వంటకాలు కాఫీ కేఫ్ రోజు లేదా కాఫీపై స్టార్ బక్స్ మూడవ స్థానం అనుభవం కానీ ఇవి చాలా మార్కెట్లకు సేవలు అందిస్తున్నాయి ఇది బొంబాయిలో చాలా పెద్ద మార్కెట్గా ఉండి ఇతర నగరాల్లో వ్యాపార మార్కెట్ సిసిడి సేవలు ఐఐటి వంటి సంస్థలు మరియు అనేక ఇతర ప్రదేశాలకు సేవలు అందిస్తున్నాయి కాబట్టి వారి విలువ ప్రతిపాదన అదే విధంగా ఉంది అవి ఒకే రకమైన ఆహారం మరియు పానీయాల వ్యాపారంలో ఉన్నాయి కానీ అవి వివిధ రకాల కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు కాబట్టి చిన్న వ్యాపారాలలో సాధారణంగా ఇక్కడ ప్రారంభమవుతుంది మరియు వారు ఈ దిశలో వెళతారు లేదా వారు ఈ దిశలో వెళతారు కాబట్టి అనేక రకాల మార్కెట్లకు ఇరుకైన సేవలను అందించడం లేదా ఇరుకైన నిర్వచించిన మార్కెట్ విభాగానికి అందించే విస్తృత శ్రేణి సేవలు ఈ ఆరు బ్లాకులలో మీ ముందు ఉన్న ప్రశ్నల సమితితో పొజిషనింగ్ యొక్క ఈ అవగాహనను మిళితం చేయాలని నేను నిన్న మిమ్మల్ని అభ్యర్థించాను మా ప్రస్తుత సేవా ఉత్పత్తుల విలువ ప్రతిపాదన ఏమిటి మరియు మనం ఏ మార్కెట్ విభాగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము మనం ఇప్పుడు ఏ కస్టమర్లకు సేవ చేస్తున్నాము మరియు ఏవరిని లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నాము ప్రస్తుత మరియు భవిష్యత్ వినియోగదారుల మనస్సులలో మా సంస్థ దేని కోసం నిలబడుతుంది మా ప్రతి సేవా ఉత్పత్తులు మా పోటీదారుల నుండి ఎలా భిన్నంగా ఉంటాయి ఇవి కొన్ని కొత్త ఆలోచనలు మీరు చూసే ఇవి మరింత అంతర్గత కారకాలు మరియు ఇక్కడ కొన్ని బాహ్య కారకాలు ఉన్నాయి మా పోటీ స్థానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం మా ప్రతి సేవా ఉత్పత్తులు మా పోటీదారుల నుండి ఎలా భిన్నంగా ఉంటాయి మా లక్ష్య వినియోగదారులు మా సేవలను వారి అవసరాలను తీర్చినట్లు ఎంత బాగా గ్రహించారు మరియు మనం ఏ మార్పు చేయాలి ఇటువంటి వాటిపై దృష్టి పెట్టాలి కాబట్టి ఇవి ఇన్పుట్ దశలు ఇవి మీరు ఏ విలువ ప్రతిపాదనను అందించాలనుకుంటున్నాయో మనం ఏ కస్టమర్లకు సేవ చేయాలనుకుంటున్నామో కస్టమర్ మనస్సులో మనం ఏ స్థానం సృష్టించాలనుకుంటున్నామో అనేవి అంతర్గత నిర్ణయాలు మరియు మనం బాహ్య కారకాలైనా మన పోటీదారులతో ఎలా పోల్చాలి మరియు పోటీదారులకు ఏ అవకలన గౌరవంతో ఏ స్థాయిలో కస్టమర్ అవసరాలు గుర్తించాలి అనే అంశాలను పరిశీలిస్తాము ఇప్పుడు ఇది సృష్టించమని క్రొత్త సేవా ఆలోచనను సృష్టించాలని లేదా మీకు తెలిసిన ఒక సేవను గుర్తించి మునుపటి నాలుగు క్వాడ్రాంట్ల పరంగా అర్థం చేసుకోవాలని అవి ఎక్కడ ఉన్నాయో ఆపై ఈ ఆరు బ్లాక్ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ప్రయత్నించమని నేను మిమ్మల్ని అభ్యర్థించాను మనం దానిని వివరంగా చర్చించలేదు కానీ దృష్టి సారించని వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వివిధ రకాలైన ప్రజలకు భిన్నమైన ఉత్పత్తులు అందించే పెద్ద బజార్ వంటి వ్యాపారాలు ఉన్నాయి ఉదాహరణకు చెప్పుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇది ఇండియా గ్రామీణ బ్యాంకుకు వ్యతిరేకం గ్రామీణ బ్యాంక్ దాని పేరువలె గ్రామాలపై కేంద్రీకృతమై ఉంది ఇది నిర్దిష్ట రకమైన ఆర్థికపరమైన సేవలు వినియోగదారులకు అందించడంపై దృష్టి పెట్టింది కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి విలువ ప్రతిపాదన అన్ని రకాల వినియోగదారులకు అర్హమైనది ఇది భారతదేశంలో వైవిధ్యానికి సేవలు అందిస్తుంది అవి భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి వారు కేవలం 500 రూపాయల డిపాజిట్ ఉన్న వినియోగదారులకు సేవ చేస్తారు మరియు వారు 500 కోట్ల డిపాజిట్ ఉన్న వినియోగదారులకు సేవ చేస్తారు కానీ ప్రతి ఒక్కరికీ ప్రతిదీ చేయడం చాలా కష్టమైన పని కాబట్టి ప్రాథమికంగా మనం ఈ రెండు వేర్వేరు అంశాలైన మార్కెట్ దృష్టి మరియు సేవల గురించి గుర్తించాము మనం దాని గురించి చర్చించాము కేంద్రీకృతం కాని వాటి గురించి మనం ఇప్పుడే చర్చించాము మరియు మరియు అధిక నాణ్యత గల సేవలను కొనసాగిస్తూస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లా ప్రముఖ స్థానాన్ని నిలుపుకోవడం చాలా కష్టం దీనిలో స్పష్టంగా ఎల్లప్పుడూ ప్రమాదం ఉంది జనరల్ ఎలక్ట్రిక్ లేదా మన స్వంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఉన్నాయి వారు అనేక రకాలైన మార్కెట్లు ఉన్నప్పటికీ అనేక రకాలైన ఆఫర్లు ఉన్నప్పటికీ అధిక స్థాయి సేవా నైపుణ్యాన్ని కొనసాగించగలిగారు కానీ చాలా తరచుగా మంచి వ్యూహం ఏమిటంటే విలక్షణమైన ఎస్టిపిSTPని సృష్టించడం విలక్షణమైన స్థానం వినియోగదారుల యొక్క స్పష్టంగా గుర్తించబడిన విభాగానికి సేవలను అందిస్తుంది ఇది చాలా విలక్షణమైన సమర్పణల లక్ష్యంగా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మనం లక్ష్య విభాగాలను ఎలా ఎంచుకుంటాము ఏమైనప్పటికీ ప్రభావితం చేస్తుంది మన విలువల పోర్ట్ఫోలియోను ఎలా సృష్టిస్తాము ఒకే విభాగాన్ని నిర్వహించినప్పుడు సమర్పణలను సరిపోల్చడం లేదా మించిపోవటం చాలా సులభం ఇక్కడ మీరు నిజంగా విలువ ప్రతిపాదనను సృష్టించవచ్చు ఇది అరవింద్ విషయంలో మనం చూసినట్లుగా కేవలం లాభదాయక సామర్థ్యానికి మించి ఉంటుంది మీరు ప్రతిఒక్కరికీ ప్రతిది అందించడానికి ప్రయత్నిస్తుంటే ఆ రకమైన యంత్రాలను సూపర్ ఆర్డినేట్ గొప్పతనాన్ని సృష్టించడం కష్టం కానీ కేంద్రీకృతమైన సేవలు లేదా కేంద్రీకృతమైన మార్కెట్ ల పొజిషనింగ్లో స్టార్బక్స్ లేదా కాఫీ కేఫ్ డే లేదా అరవింద్ ఐ కేర్ లేదా భోజోహోరి మన్నా వంటి గొప్ప సేవలను సృష్టించడం సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ పొజిషనింగ్ అది సృష్టించబడినప్పుడు అది సాధారణంగా ఒక కట్ట వలే ఉంటుందని మరొక ముఖ్యమైన అవగాహనకు వచ్చాము ఆ స్థాన విలువల సమితిలో అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకే విలువ లేని విలువల సమితి విలువ ప్రతిపాదనలోని ఈ వ్యక్తిగత అంశాలను మనం తరచుగా గుణాలుగా పిలుస్తాము మరియు ఈ గుణాలు రెండు వేర్వేరు రకాలు ఒకటి ముఖ్యమైన లక్షణం ఇప్పుడు ముఖ్యమైన లక్షణం అంటే ఉదాహరణకువిమానయాన సేవల సంస్థలకు భద్రత అనేది ఒక ముఖ్యమైన లక్షణం అవుతుంది ఇది చాలా ముఖ్యమైనది ఇది దాదాపు తప్పనిసరి ఎందుకంటే మీరు మీ ప్రయాణీకులకు ఉన్నత తరగతి భద్రత మరియు భద్రతను నిర్ధారిస్తే తప్ప మీరు విమానయాన సంస్థ మనుగడ సాధించలేదు కాబట్టి మీరు సేవ చేస్తున్న వ్యక్తులకు మరియు మీరు సేవ చేయడానికి ఉపయోగించే యంత్రాలు లేదా వ్యవస్థలు భద్రంగా మరియు సురక్షితంగా ఉండాలి కాబట్టి ఇది ముఖ్యం ఏ ప్రయాణీకులు గానీ ఏ వినియోగదారుడు గాని చూపించని భద్రత మరియు సురక్షితంగా లేని విమానయాన సంస్థను ఎన్నుకోరు ఇది చిత్రీకరించని భద్రత మరియు భద్రత యొక్క భావాన్ని తెలియజేయదు కానీ ఇది పూర్తయిన తర్వాత మీకు ఇది ఉందని అర్థం మీరు ఈ ప్రాథమిక అడ్డంకిని దాటారు భద్రత భద్రతకు సంబంధించి అంశాలలో మీరు ఆ స్థాయి హామీని అందించారు అదేవిధంగా అర్హత సాధించిన ఇతర అనేక సంస్థలతో కలిసి మీరు రంగంలో ఉంటారు మరియు ఆ దశలో వినియోగదారులు విమానయాన సంస్థలు ఇతర లక్షణాల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి భద్రత మరియు సురక్షిత అనేవి అంత ముఖ్యమైనవి కావు ఇవి తప్పనిసరి కానీ ఈ ఇతర గుణాలు అనేవి నిర్ణయాధికారులు నిర్ణీత గుణాలు అని పిలుస్తారు ఎందుకంటే కస్టమర్ అందుబాటులో ఉన్న విమానయాన సమూహాల నుండి ఏ విమానయాన సంస్థలలో ప్రయాణించాలి అని ఆ లక్షణాలను బట్టి నిర్ణయించుకుంటారు వారు అందరూ భద్రత మరియు సురక్షిత కోసం అర్హత సాధించారు కాబట్టి ఇతర అంశాలైన టికెట్ ధరలు లేదా వాటి షెడ్యూల్ బయలుదేరే సమయం వారి ఎకానమీ క్లాస్ ధర లేదా వారి సేవా రకమైన ఇతర ప్రయోజనాలు వృద్ధులు మరియు సీనియర్ సిటిజన్లకు సమయం లేదా సహాయం వీల్ చైర్ లభ్యత మరియు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిలో చాలా ఉన్నాయి అవి అన్నీ ఉండవచ్చు అవసరాల సోపానక్రమం కూడా ఉంది అది వినియోగదారుల రకాన్ని బట్టి ఉంటుంది స్పష్టంగా ఒక వయోవృద్ధుని ప్రయాణం ఒంటరిగా ఉంటుంది అది ఆ నిర్ణయాత్మక లక్షణం కోసం వెతుకుతోంది అది అతన్ని లేదా ఆమెను అనుమతిస్తుంది తోడు లభ్యత చక్రాల కుర్చీ లభ్యత సీట్ల లభ్యత వీల్చైర్కు లభ్యత మొదలైనవి వంటివి నిర్ణయాత్మక లక్షణాలు మరోవైపు సెలవులకు వెళ్లే యువ కుటుంబానికి బహుశా ఛార్జీలు మరియు విమాన షెడ్యూల్లు సమయాలు మరింత ముఖ్యమైన లక్షణాల సమూహంగా మారతాయి కాబట్టి ఈ రెండు రకాల గుణాలు ముఖ్యమైన గుణాలు గేట్ పాస్ వంటివి ఆ స్థాయికి సంబంధించినవి కానీ మీరు నాటకంలో ఉన్నప్పుడు ఇతర సెట్లు ఉంటాయి వీటిని మనం నిర్ణయాధికారి అని పిలుస్తాము ఇది మీరు విజయవంతమైన ఎంపిక అవుతుందా లేదా అనేది వినియోగదారులకు ఇష్టపడే ఎంపిక అనేది నిర్ణయిస్తుంది కాబట్టి ఆ ఆరు బ్లాక్లు అంతర్గత నిర్ణయాలు మరియు అంతర్గత విశ్లేషణలపై ఆధారపడి ఉన్నాయని అలాగే మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో ఈ రోజు మనం ఏ వినియోగదారులకు సేవలు అందిస్తున్నామో ఏ రకమైన వినియోగదారుల మీద ఆధారపడి ఉందో చూస్తున్నప్పుడు మనం కొద్దిసేపు చర్చించాము మనం రేపు సేవ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ అంతర్గత నిర్ణయాలు మరియు ఎవరు మా ప్రస్తుత కస్టమర్లు ప్రస్తుత పోటీదారులు మన భవిష్యత్ పోటీదారులైన వారితో ఎలా పోల్చాలి మరియు ఈ రకమైన సమస్యలతో మనం ఎలా పోటీ పడతాము వంటిబాహ్య నిర్ణయాల సమితులు ఉన్నాయి కాబట్టి దీనికి అంతర్గత విశ్లేషణతో పాటు బాహ్య పోటీ విశ్లేషణ మరియు మార్కెట్ విశ్లేషణ కూడా అవసరం స్పష్టంగా మనం విభజన గురించి మాట్లాడుతున్నట్లుగా ఇది స్థానానికి అనుసంధానించబడి ఉంది విభజనకు సెగ్మెంట్ యొక్క పరిమాణం వంటి విశ్లేషణ అవసరం ఇది వృద్ధి రేటు కొలత ప్రాప్యత విభాగం చాలా ఆకర్షణీయంగా ఉండవచ్చు కానీ మీకు ఆ విభాగమును ఉపయోగించడానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండాలి కాబట్టి ఈశాన్య భారతదేశంలో మీ రకమైన సేవలకు అద్భుతమైన విభాగం ఉండవచ్చు కానీ ఆ విధమైన రిమోట్ మార్కెట్ను ఉపయోగించడానికి మీకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా కాబట్టి ఈ విషయాలు మీరు నిర్ణయించవలసి ఉంది కాబట్టి ఇది ప్రాథమికమైనది అందువల్ల ఇది కొన్ని రకాల అంతర్గత విశ్లేషణ సంస్థల వనరులు పరిమితులు లక్ష్యాలు విలువలు ఇందులో ఉన్నాయి మరియు మీరు బాహ్య విశ్లేషణను పోటీదారుని మాత్రమే కాకుండా మార్కెట్ యొక్క నియమాలు మరియు నిబంధనలు ధరలేతర అవరోధాలు ఏదైనా ఉంటే అవి కాబట్టి ఇక్కడ మీ ముందు ఉన్న ఈ రేఖాచిత్రం మీ విభజనను లక్ష్యంగా చేసుకుని పొజిషనింగ్ మంచి మార్కెటింగ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వినియోగదారుని విభాగాన్ని విశ్లేషించడం మీ లక్ష్య విభాగానికి గుర్తింపును సృష్టించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ఆపై ఆ లక్ష్య విభాగానికి మరియు మీకు స్పష్టమైన ఉచ్చారణకు మీరు కోరుకున్న స్థానం ప్యాకేజీని వ్యక్తీకరించండి మీ విలువ ప్రతిపాదన ద్వారా ఏ ప్రయోజనాలు అందించబడతాయి మరియు మీరు ఎలా విభేదిస్తారో విశ్లేషించండి మీరు భేదాన్ని ఎలా కొనసాగిస్తారు కాబట్టి నేను ఈ మునుపటి తరగతిలో కూడా ప్రస్తావించాను ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి ఎవరైనా ఈ సేవను ఎందుకు కొనుగోలు చేస్తారు వారు మా నుండి ఎందుకు కొంటారు మరియు వారు మా నుండి నిరంతరం ఎందుకు కొనుగోలు చేస్తారు ఇది వారు మా నుండి ఎందుకు కొనుగోలు చేస్తారు మరియు వారు మా నుండి ఎందుకు కొనుగోలు చేస్తారు అనేది అవకలన పోటీ భేదం మరియు నిరంతర భేదాలు అంటారు కాబట్టి ఈ భేదం అది అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోటీదారులు కొత్త సమర్పణలతో మీరు ప్రతిస్పందన యంత్రాంగాన్ని కలిగి ఉంటారు కొంత సమయం మీరు మీ పోటీదారుల కంటే ముందు ఉండాలి మరియు మీరు ఆధిపత్య స్థితిలో ఉంటే ఆహ్లాదకరంగా ఉండకూడదు మీరు నిజంగా ఆహ్లాదకరంగా మారకండి మీరు కొత్త విలువ ప్రతిపాదనను సృష్టించండి మీ పోటీదారులు మీ మడమల వద్ద ఎప్పుడూ కొరుకుతున్నారని మీకు తెలుసు అందువల్ల మీరు ఎల్లప్పుడూ ఒకటిగా ఉండాలి మరియు ఇది మార్కెటింగ్ కార్యాచరణ ప్రణాళిక B వీటిపై ఆధారపడి ఉంటుంది మరియు ఇవి ఉత్పన్నమవుతాయి అంటే ఏ మార్కెట్ విభాగం ఎలాంటి విలువ ప్రతిపాదన ఇవి మన మార్కెట్ విశ్లేషణ పరిమాణం దానిలోని స్థాన పోకడలు మొదలైనవి వృద్ధి ధోరణి వనరుల అంతర్గత విశ్లేషణ ఖ్యాతి నిర్బంధ విలువలు మొదలైన వాటి నుండి తీసుకోబడ్డాయి మరియు వాస్తవానికి బలం బలహీనత అవకాశం బెదిరింపులు పోటీ విశ్లేషణ కాబట్టి ఈ విశ్లేషణ సమితి ఆధారంగా మనం ఈ లక్ష్యాలను మరియు లక్ష్యాలను మరియు విలువ ప్రతిపాదనను తీసుకుంటాము మరియు దానితో మనం మా మార్కెటింగ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాము ఈ మొత్తం కోర్సు ముగింపులో మనం తరువాత చర్చను కలిగి ఉంటాము ఇక్కడ మనం గొప్ప మార్కెటింగ్ ప్రణాళిక మరియు వ్యూహాత్మక మార్కెటింగ్ గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ చూస్తాము కాబట్టి మార్కెటింగ్ వ్యూహం మరియు మార్కెటింగ్ ప్రణాళిక మనం ఈ ప్రత్యేక సమస్యను పునసమీక్షిస్తాము మరియు మీరు స్లైడ్లో చూసినట్లుగా నేను ప్రస్తావిస్తున్నట్లుగా మీ విలువ ప్రతిపాదన మరియు మీ భేదం స్థిరంగా ఉండవు ఇది పోటీదారులకు ప్రతిస్పందనగా అభివృద్ధి చెందుతుంది మరియు మీరు పోటీదారుడి కంటే ముందుగానే ముందుకు సాగడం పోటీదారుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది మరియు మీరు వారి కంటే ముందు ఉంటారు పొజిషనింగ్ మ్యాప్స్ అని పిలువబడే ఈ విధానంతో నేను ముగించాను మీరు మునుపటి చర్చను అనుసరిస్తే అంటే మీరు క్రొత్త హోటల్లో కలుసుకోవాలనుకుంటే మనం చెల్లించాల్సిన ఖర్చు వినియోగదారుడు చెల్లించాల్సిన ధరను y అక్షం మీద కలిగి ఉన్నాము సరళమైన 2 బై 2 స్ట్రక్చర్ను సృష్టిస్తాము కాబట్టి ఖరీదైన తక్కువ ఖరీదైనవి మితమైన సేవ మరియు అధిక సేవ ఉంటుంది కాబట్టి అధిక సేవ ఖరీదైనది ఇది ఒక హోటల్కు ఐదు నక్షత్రాల స్థానం కలది కానీ మనకి అనేక ఇతర ఎంపికలు ఉండవచ్చు ఉదాహరణకు ఇది తక్కువ ఖర్చుతో మంచి సేవలందించే హోటల్లు ఈ ప్రాంతంలో ఎక్కడో ఉండవచ్చు కాబట్టి అవి మధ్యంతర ధర గలవి మరియు చాలా ఉపయోగకరం చాలా ఫంక్షన్ ఓరియెంటెడ్ అయితే విలాసవంతమైనవి కాకపోవచ్చు కానీ హోటళ్ళు లేదా రోడ్ సైడ్ హోటళ్ళ ఒక రాత్రి హోటళ్ళు హైవే సైడ్ హోటళ్ళు లేదా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్టేషన్ హోటళ్ళు లేదా మరే ఇతర విమానాశ్రయం లో ఉండే హోటల్లు మంచి సేవ నమ్మకమైన సేవ కొన్నిసార్లు అందించవచ్చు అక్కడ ప్రజలు కొన్ని గంటలు వచ్చి తదుపరి విమానాలను పట్టుకుంటారు మీరు నిజంగా తక్కువ ఖర్చుతో మరియు మితమైన సేవ ఆధారంగా ఉంచవచ్చు ఇది కాబట్టి ఈ స్థానాలన్నీ భయంకరమైనవి ఈ అన్ని రకాల స్థానాలతో హోటళ్ళు ఉన్నాయి ఎందుకంటే మనం ముందు చర్చించినట్లు వివిధ రకాలైన వినియోగదారులు ప్రతి ఒక్కరికీ ప్రతిదీ ఉండాలి కాబట్టి మన విభజన మన వినియోగదారుని లక్ష్యంగా చేసుకుంటుంది మరియు అందువల్ల వారి స్థానానికి అనుగుణంగా వారిని ఉంచవచ్చు మరియు ఈ మ్యాప్ను సృష్టించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది మీ అంతరాలు అని మీకు వివరిస్తుంది ఇక్కడ ఇప్పటికే పోటీదారుల సమూహాలు ఉన్నాయి మరియు మ్యాప్లో తక్కువ బిజీగా ఉండే విభాగం మరియు తదనుగుణంగా మీరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవచ్చు కాబట్టి ఈ మ్యాప్ సృష్టించడానికి చాలా ఉపయోగకరమైన మార్గం కాబట్టి మీ ప్రస్తుత స్థానం మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడ వరకు వెళ్లగలరు మరియు మీ పోటీదారుల నుంచి బెదిరింపులు ఎక్కడ నుండి రావచ్చో కూడా అంచనాలు చేయవచ్చు అందువల్ల చార్ట్ లు మరియు మ్యాప్ లు దృశ్య మేల్కొలుపును సులభతరం చేస్తాయని మనం చెప్తున్నాము కాబట్టి ఇది ఒక రకమైన విజువల్ రిమైండర్ ఇది అన్ని జాబ్స్ ఒకే విధంగా ఉండటానికి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ఇది ఎవరికీ చెప్పని విధంగా 1000 పదాలు కాబట్టి ఈ రకమైన మ్యాపింగ్ ఉంటే సంస్థ అంతటా దృశ్య స్పష్టత మరియు అభిప్రాయాల ఏకాభిప్రాయానికి చాలా మంచిది మరియు ఇది తరచుగా మీరు ఉన్న వినియోగదారుడికి చిత్రీకరించడానికి సహాయపడుతుంది కాబట్టి ఫోకస్డ్ స్ట్రాటజీ పూర్తిగా ఫోకస్ చేసిన సేవను సంగ్రహించడానికి మనం చర్చించినట్లుగా సాధారణ లక్షణాల కొనుగోలుదారులకు కొనుగోలు ప్రవర్తన మరియు వినియోగ విధానం సంబంధించి మార్కెట్ దృష్టి మరియు దృష్టి చేయని మార్కెట్ విభజన గురించి చర్చిస్తాము ఇది అవసరం వాస్తవానికి ఇది చాలా ముఖ్యం అని మనం చర్చించాము మరియు ఈ రకమైన దృష్టి మరియు గుర్తింపు వారు పరస్పరం చేతిలోకి వెళ్తాయి మరియు సేవా గుణాలు నిర్ణయాత్మక గుణాలు మరియు ముఖ్యమైన లక్షణాల గురించి చర్చించాము చివరగా మనం చర్చించాము మార్కెట్ విశ్లేషణ అంతర్గత విశ్లేషణ మరియు పోటీ విశ్లేషణ చేయడం ద్వారా పొజిషనింగ్ ఎలా చేయాలో చెప్పడం ద్వారా ముగించాము ఆ స్థాన పటం చాలా బాగుంది ఎందుకంటే ఇది మా వ్యూహాత్మక స్థానాన్ని దృశ్యమానం చేయడానికి మనకు సహాయపడుతుంది మరియు ఇది సంస్థలోని ప్రతి ఒక్కరినీఒక దగ్గరకు తీసుకురావడానికి మనకు సహాయపడుతుంది వినియోగదారులకు మనం దేని కోసం నిలబడతామో చిత్రీకరించడానికి ఇదిమనకు సహాయపడుతుంది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడే ముగుస్తాము మరియు రేపు మనం బ్రాండింగ్ గురించి చర్చిస్తాము ధన్యవాదాలు